మునుపటి ఉపన్యాసంలో మనం ఐన్స్టీన్ యొక్క A మరియు B గుణకాలను చర్చించాము మరియు E1 E2 శక్తులతో ఉన్న రెండు శక్తి స్థాయిలు ఒకటి మరియు రెండు ల గురించి నేర్చుకున్నాము దిగువ స్థాయి అణువుల సంఖ్య N1 మరియు ఎగువ స్థాయి N2 అయితే అప్పుడు అణువులు దిగువ స్థాయికి వచ్చే రేటు A21B21uTN2B12uTN1 కి సమానం మరియు dN1dt dN2dtఎందుకంటే మొత్తం అణువుల సంఖ్య ఒకే విధంగా ఉంటుంది ఇప్పటి నుండి నేను 1 మరియు 2 ను పరిగణించడం లేదు మనం రెండు స్థాయిల గురించి మాట్లాడుతున్నామని అర్ధం అవుతుంది మరియు B12అనేది B21 వలె ఉందని కూడా చూశాము కనుక నేను దీనిని B అని పిలవబోతున్నాను మరియు గుణకం A 8πh3Bc3 కి సమానం A గుణకం పై స్థాయి జీవితకాలానికి సంబంధించినదని కూడా మనం తెలుసుకున్నాము అంటే సగటున ఇది జీవితకాలం ఎంత కాలం ఉంటుంది అణువు ఎంతకాలం పై స్థాయిలో ఉంటుంది అని సమయం పెరుగుతున్న కొద్దీ ఒక రేడియేటింగ్ అణువు సంకేతాలు లేదా కాంతిని ఇస్తుంది ఇది ఆంప్లిట్యూడ్ తో ఎక్స్పోనెన్షియల్ గా తగ్గుతుంది మరియు ఈ ఎక్సపోన్షియల్ e Atలాగా ఉంటుంది కాబట్టి ఇది టైం 1A లో E యొక్క కారకం ద్వారా తగ్గుతుంది దీన్ని మనం జీవితకాలం ని 1A గా పిలుస్తాము ఈ విధంగా ఈ రెండు సంబంధించి ఉంటాయి ఇది కూడా ఇస్తుంది ఎందుకంటే ఇది ఒక తరంగం మరియు అది క్షీణిస్తున్న ఆంప్లిట్యూడ్ కలిగి ఉంటుంది నేను ఈ తరంగం కు ఇంటెన్సిటీ వర్సెస్ ఒమేగా లేక వర్సెస్ క్రొత్తది ప్లాట్ చేస్తే ఈ తరంగం వేవ్ లెంగ్త్ తో సంబంధమున్న నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ తో శిఖరం చేరుకుంటుంది కానీ ఈ వెడల్పులో ఫ్రీక్వెన్సీ లు కూడా ఉన్నాయిఅనగా సగం గరిష్టంగా పూర్తి వెడల్పు A కాబట్టి మీరు పవర్ స్పెక్ట్రం అని పిలిచే దానిలో సగం గరిష్టంగా A కూడా పూర్తి వెడల్పు ఉంటుంది ఏ ఫ్రీక్వెన్సీ లో ఏ తీవ్రత బయటకు వస్తుంది కాబట్టి ఈ రకంగా పైకి వెళ్లి క్రిందికి వస్తుంది ఇటువంటి శిఖరాన్ని నేను నీలి రంగుతో శిఖరం ని చూపించాను ఇది ఒక రకమైన అణువు నుండి వెలుతురు వెదజల్లుతునప్పుడు కొలిచే తీవ్రత కాబట్టి ఇప్పుడు కొన్ని సంఖ్యల తో ఒక అనుభూతిని పొందుదాం ఇప్పుడు ఉత్తేజిత స్థితి లేదా అణువు యొక్క ఎగువ స్థితి యొక్క జీవిత కాలం 10 8 నుండి 10 10 వరకు ఉంటుంది10 సెకన్లు అని చెప్తాము అందువల్ల గుణకం A 1τ కి వెళుతుంది అది 10 8 నుండి 10 10 సెకనుల విలోమ క్రమంలో ఉంటుంది A గురించి ఈ రకమైన సంఖ్యల పరంగా మాట్లాడుతున్నాము B గుణకం గురించి ఎలా వివరిస్తాము A 8πh3c3B గా B కి సంబంధించినది కనుక B వచ్చి Ac38πh3 దాని క్రమం 10 8 నుండి 10 10వరకు ఉంటుంది కాబట్టి 109c33 ను తీసుకుందాం అది 38π మరియు దాని క్రమం 25 h యొక్క క్రమం కి అనగా 10 34ఉంటుంది ఇది 109 కి సమానం అది 500 నానో మీటర్లు కనుక అది 53 నానో అనగా 10 9 మీటర్లు లేక 10 27 సార్లు 106 అది 500 క్యూబ్డ్ 25 10 34 కనుక మనం క్రమం గురించి మాట్లాడుతున్నాం ఇది రద్దు అవుతుంది ఇది రద్దయిపోయి మీకు 107వస్తుంది 107ప్లస్ 6 1013 1022 యూనిట్లు ఏమైనా కావచ్చు నేను ఈ యూనిట్ల మీద మిమ్మల్ని పని చేసే విధంగా చేస్తాను మరియు మీకు అసైన్మెంట్ ప్రాబ్లం గా ఇస్తాను A యొక్క యూనిట్ T విలోమం మరియు Bu వలె ఉంటుంది ఈ యూనిట్లతో పని చేయడాన్ని గుర్తుంచుకోండి కనుక ఇటువంటి రకమైన క్రమమున గురించి మనం మాట్లాడుకున్నది ఇప్పుడు ఇది స్టిములేటెడ్ ఎమిషన్ ల ఉనికిని పెంచుతుంది ఇది కాంతి సిగ్నల్ను విస్తరించే అవకాశానికి దారితీస్తుంది మరియు నన్ను వివరించనివ్వండి నా దగ్గర ఒక క్యూబ్ ఉందని అనుకుందాం అందులో కొంత గ్యాస్ నిండి ఉంటుంది మరియు మీరు దాని ద్వారా కాంతిని పంపినట్లయితే ఏం జరుగుతుంది అంటే ఈ కాంతి గ్రహించబడుతుంది మరియు బయటకు వచ్చేది తక్కువ తీవ్రత యొక్క కాంతి అవుతుంది మరియు అది ఎందుకు జరుగుతుంది అది ఎందుకు జరుగుతుంది అంటే ఎగువ స్థితి N2 లో అణువులు ఉన్నాయిదిగువ స్థితి N1 లో అణువులు ఉన్నాయి మరియు ఫ్రీక్వెన్సీ కాంతి గ్రహించబడుతుంది మరియు సాధారణంగా N1 N2 కంటే ఎక్కువగా ఉంటేనేను దీన్ని త్వరలో గణితశాస్త్రం పరంగా చూపిస్తాను అప్పుడు ఏమి జరుగుతుందంటే గ్రహించబడుతున్న అణువుల సంఖ్య దిగువకు వచ్చే అణువుల సంఖ్య కంటే పెద్దదిగా ఉంటుంది అందువల్ల కాంతి గ్రహించబడుతుంది అయితే ఈ వాయువు అణువులను కలిగి ఉన్నందున N2 N1 కన్నా ఎక్కువగా ఉంటుంది అప్పుడు వెళుతున్న కాంతి విస్తరించబడుతుందిమరింత కాంతి బయటకు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు కాంతిని గ్రహించిన వాటి కంటే క్రింది స్థాయికి వచ్చే ఎక్కువ అణువులు రేడియేషన్ ఇస్తాయి కనుక అందువలన కాంతి విస్తరిస్తుంది ఇప్పుడు N1 మరియు N2 మధ్య ఈ సంబంధాన్ని చూద్దాం మరియు గణితశాస్త్ర పరంగా కాంతి విస్తరించడం లేదా తగ్గిపోతుంది కాబట్టి దీని కోసం నేను ఏమి పరిశీలిస్తాను అంటే ఈ గొట్టాన్ని తీసుకుందాం మరియు ఈ పొడవును డెల్టా Z అనుకుందాం మరియు ఈ క్రాస్ సెక్షనల్ వైశాల్యం a మరియు నేను అన్ని ఫ్రీక్వెన్సీ లలో వస్తున్న తీవ్రత ను కాంతి తీవ్రత I కలిగి ఉన్న కాంతి వెదజల్లుతుంది అనుకుందాం మరియు కాంతి యొక్క తీవ్రత I ప్లస్ డెల్టా I గణిత వక్రతలు మరింత అనుకూలమైన తరంగంలో పని చేయడానికి నేను దానిని సానుకూలంగా తీసుకుంటున్నాను II యొక్క కాంతి బయటకు వెళుతుంది అలా ఎందుకు జరుగుతుంది అలా ఎందుకు జరుగుతుందంటే అక్కడ కాంతిని ఇచ్చే అణువులు ఉన్నాయి మరియు కాంతిని గ్రహించే అణువులు ఉన్నాయి ఎమిషన్ మరియు అబ్సార్ప్షన్ యొక్క వ్యత్యాసం ఈ కాంతిని ఇస్తుంది కనుక నేను పొడవు Z క్రాస్ సెక్షనల్ ఏరియా a గల గొట్టాన్ని తీసుకుంటున్నాను మరియు కాంతి యొక్క తీవ్రత I లోపలికి వస్తుంది మరియు కాంతి యొక్క తీవ్రత II వెలుపలకు వెళ్తుంది లోపల జరుగుతున్న అబ్సర్బ్షన్ మరియు ఎమిషన్ ల కారణంగా వ్యత్యాసం ఏర్పడుతుంది ఎగువ స్థాయిలో అణువుల సాంద్రత n2 గా అనుకుందాం దిగువ స్థాయిలో అణువుల సాంద్రత n1 గా అనుకుందాం అప్పుడు నా దగ్గర ఏమి ఉంటుంది స్పాంటేనియస్ ఎమిషన్ ఉంటుంది దీనిని విస్మరించవచ్చు మరియు కాంతి తీవ్రత తగినంత బలంగా ఉండడం వలన నేను ఏమి చేయగలను తద్వారా స్టిములేటెడ్ ఎమిషన్ మరియు అబ్సార్ప్షన్లు ఆధిపత్యం గా ఉంటాయి కాబట్టి ఎనర్జీ బ్యాలెన్స్ సమీకరణం నుండి నేను ఏమి పొందబోతున్నాను అంటే బయటకు వెళ్ళే E లోపలికి వచ్చే E అణువులచే గ్రహించబడినది అణువులచే ఇవ్వబడినది అనగా అణువులచే ఇవ్వబడిన శక్తి బయటికి వెళ్లే శక్తిని యూనిట్ టైం కి ఒక యూనిట్ ఏరియా కి యూనిట్కు శక్తినిచ్చే తీవ్రతగా వ్రాయవచ్చు మరియు ఇవన్నీ కూడా పర్ యూనిట్ టైం లో ఉండాలి కనుక బయటకు వెళ్లే పర్ యూనిట్ టైం శక్తి వచ్చి E అనుకుందాం ఏరియా a వైపు వెళ్లే తీవ్రత II వచ్చి దేనికి సమానం అంటే Ia ఎగువ నుండి దిగువ స్థాయికి వచ్చే అణువుల సంఖ్య వాల్యూమ్Z n2 ఉంటుందిఇది ఎగువ స్థాయిలో ఉన్న మొత్తం అణువుల సంఖ్య మరియు ఎమిషన్ రేటు uT మరియు ప్రతిసారీ ఒక అణువు ఎగువ నుండి దిగువ స్థాయికి పరివర్తన చెందుతున్నప్పుడు అది శక్తి hνని ఇస్తుంది ఇది దిగువ నుండి ఎగువ స్థాయికి పరివర్తన చెందుతున్న అణువుల సంఖ్య n1aZBuThν అవుతుంది మరియు ఈ ఉపన్యాసం ప్రారంభంలో నేను వ్రాసిన బ్యాలెన్స్ సమీకరణం నుండి ఇది n1aZB uThν అవుతుంది అందువల్ల నేను పొందేది తరువాతి పేజీలో నేను చెప్పేది ఏమిటంటే టైం పరంగా ఉన్న I a Bn2 n1uThνaZ కి సమానం నేను అన్ని పదములను జోడించాను అందువల్ల IZ Bhνn2 n1uT కి సమానం a రద్దు చేయబడుతుంది దీని నుండి ఏమి స్పష్టమౌతుంది అంటే ఒకవేళ n2 n1 అనేది సున్నా కంటే ఎక్కువ ఉంటే పై స్థాయిలోని అణువుల సంఖ్య దిగువ స్థాయిలోని అణువుల సంఖ్య కంటే ఎక్కువ dI dZ ని నేను IZ గా రాస్తున్నాను 0 ఇంటెన్సిటీ పెరుగుతుంది నేను లోపలికి పంపినది వ్యాప్తి చెంది బయటికి వస్తుంది మరోవైపు ఒకవేళ n2 n1అనేది సున్నా కంటే తక్కువ ఉంటే dI dZ సున్నా కన్నా తక్కువగా ఉంటుంది మరియు కాంతి తగ్గిపోతుంది అది గ్రహించబడుతుంది ఈ సమీకరణాన్ని ఇప్పుడు కొంచెం మెరుగైన రూపంలో వ్రాద్దాం కనుక ఇది dI dZ మరియు ఇది Bhνn2 n1uT కి సమానం నేను ఇంటెన్సిటీ పరంగా uT ని రాయాలనుకుంటున్నాను నేను ఫ్రీక్వెన్సీ పరిధి లో కాంతిని పంపుతున్నానని గుర్తుంచుకోండి కాబట్టి ఇది మొత్తం శక్తి మరియు ఇది ప్లేన్ తరంగం లాంటిది ఇంటెన్సిటీ అనేది ఇది C మరియు అందువల్ల నేను ఎలా రాయవచ్చు అంటేదీనిని uT Ic నేను సమీకరణంలో ప్రతిక్షేపించబోతున్నాను మరియు నాకు ఏమి వస్తుంది అంటే d I d Z n2 n1BhνcI ఇది l2 లేదా ఏరియా కొలతలు కలిగి ఉందని మీరు సులభంగా చూపవచ్చు కాబట్టి నేను క్రాస్ సెక్షన్ అని పిలువబడేదాన్ని నిర్వచించబోతున్నాను మరియు ఇది ట్రాన్సిషన్ క్రాస్ సెక్షన్ మరియు అది Bhνc అందువల్ల సమీకరణాన్ని ఆ రూపంలో అనగా dI dZ గా రాయండి కాంతి మాధ్యమంలో పొడవు తో ప్రయాణించినప్పుడు n2 n1σI గా మారుతుంది మనం పరిశీలిస్తున్న దాన్ని మళ్ళీ ఒక చిత్రంగా చూద్దాం మనం ఇప్పుడు పరిశీలిస్తున్నాము నేను సాధారణ ప్రకటన ఏమి చేయగలను అంటే ఈ గ్యాస్ అణువులను కలిగి ఉన్న ఒక కంటైనర్ లో n 2 పై స్థాయి మరియు n 1 దిగువ స్థాయిలో ఉంటుంది నేను ట్రాన్సిషన్ ఫ్రీక్వెన్సీ కి దగ్గరగా ఉన్న ఫ్రీక్వెన్సీ తో కాంతిని నేను తీవ్రతతో పంపుతున్నాను అది ప్రయాణిస్తున్నప్పుడు అది dI dZ n2 n1σI సమీకరణాన్ని సంతృప్తిపరుస్తుంది కనుక ఒకవేళ n2 అనేది n1 కంటే ఎక్కువగా ఉంటే అనగా పై స్థాయిలోని అణువుల సాంద్రత దిగువ స్థాయిలోని అణువుల సాంద్రత కంటే పెద్దది గా ఉంటే ప్రయాణించే కొద్ది తీవ్రత పెరుగుతుంది మరియు అది వ్యాప్తి చెందుతుంది ఇప్పుడు క్రాస్ సెక్షన్ విలువను అంచనా వేద్దాం మరియు దీని కోసం నేను ఈ సిగ్మాను నిర్వచించాను ఇది Bhνcదానిని నేను ఎలా వ్రాస్తున్నాను అంటే Bhcమరియు క్రమము వచ్చి Bh నేను వైట్ లైట్ లేదా బ్రాడ్ బ్యాండ్ లైట్ ను ప్రకాశింపచేసినప్పుడు కాబట్టి బ్రాడ్ బ్యాండ్ లైట్ కోసం నేను nu యొక్క అదే క్రమాన్ని తీసుకోవచ్చు అందువల్ల నేను సిగ్మాను Bhc కి సమానంగా వ్రాయగలను నేను కొన్ని నిమిషాలు ముందు మీకు చూపించిన సంఖ్యను లెక్కిద్దాం B యొక్క క్రమం 22 యూనిట్లు అని అనుకుందాంh క్రమం వచ్చి 10 34 C క్రమం వచ్చి 108 కాబట్టి ఇది 10 20మీటర్ స్క్వేర్ గా వస్తుంది లేదా క్రమం 10 14సెంటీమీటర్ స్క్వేర్ సాధారణంగా అణువుల లో మనం కనుగొనేది సిగ్మా క్రమం వచ్చి 10 18 నుండి 10 20 సెంటీమీటర్ స్క్వేర్ కానీ నేను ఇక్కడ ఏమి చేసాను అనేది ఒక అంచనా మాత్రమే కాబట్టి మీరు కలిగి ఉండబోయేది ఏమిటంటే dI dT వచ్చి 10 18I యొక్క క్రమం అవుతుంది కనుక మీరు తీవ్రతపై ఏదైనా ముఖ్యమైన మార్పును కోరుకుంటే నిజంగా పెద్దదిగా ఉండాలి ఇప్పుడు లేజర్లను తయారు చేయడానికి దీన్ని ఎలా ఫార్మలైజ్ చేయడానికి ఉపయోగిస్తారు కాబట్టి లేజర్లో ఏమి జరుగుతుందో ఇప్పుడు చూద్దాం లేజర్లో రెండు అద్దాలను ఉంచుతారు ఇవి అద్దాలు మరియు లోపల ఒక కాంతిని ఉత్పత్తి చేస్తాయి మరియు ఈ కాంతి ముందుకు వెనుకకు వెళుతుంది ఎడమ వైపున అద్దం యొక్క ప్రతిబింబం R1 గా ఉండనివ్వండి కుడి వైపున ఉన్న అద్దం యొక్క ప్రతిబింబం R2 కనుక కాంతి యొక్క తీవ్రత I కుడి వైపుకు వెళ్ళినప్పుడు ఏమి జరుగుతుంది అప్పుడు తిరిగి వచ్చేది R2 I మరియు అది కుడి వైపు అద్దం నుండి ప్రతిబింబించిన తరువాత నేను R1 R2 I పొందుతాను కాంతిని మనం విస్తరించాలంటే R1R2I యాంప్లిఫికేషన్ కారకం విలువ కనీసం ఒకటిగా ఉండాలి యాంప్లిఫికేషన్ కారకం వాస్తవానికి R1 మరియు R2 కన్నా పెద్దదిగా ఉండాలి మరియు యాంప్లిఫికేషన్ కారకం ఎంత ఉందో అని తనిఖీ చేద్దాం కనుక నాకు dI dZ n2 n1σI ఉంటుంది మరియు ఇది కాంతి Z దూరం ప్రయాణించినప్పుడు నాకు I I0en2 n1σZఇస్తుంది ఇప్పుడు క్యావిటీ లో మనం రెండు అద్దాల మధ్య పరిశీలిస్తాము పొడవు l అయితే 2l ప్రయాణించిన తర్వాత కాంతి ద్వారా ఎడమ అద్దం వద్ద ఉన్న అసలు అద్దానికి అనగా I కి తిరిగి వస్తుంది1 దూరం I0en2 n12l కు సమానంగా ఉంటుంది ఇది యాంప్లిఫికేషన్ కారకం మరియు ఈ సారి R1 R2 కనీసం 1 గా ఉండాలి నేను పైన I అని రాయాలి కనుకయాంప్లిఫికేషన్ కారకం సార్లు en2 n1σ2lR1R2I అనేది కనీసం I అయి ఉండాలి తద్వారా వాస్తవానికి వెలుతురు ఉన్న కాంతి విస్తరించాలంటే కాంతి ఎక్కువగా ఉండాలి మరియు అందువల్ల నాకు n2 n1σ2l lnR1R2ఉంటుంది కాబట్టి n2 n1 అనేది lnR1R22l కు సమానంగా ఉండాలి ఇది ln√ σl వలె ఉంటుంది R1 మరియు R2 1 కన్నా తక్కువ కాబట్టి ఈ సంఖ్య 0 కన్నా ఎక్కువ కనుక లేజర్ చర్య జరగడానికి n2 n1 కనీసం ln√ σl గా ఉండాలి మరియు దీనిని క్రిటికల్ పాపులేషన్ ఇన్వెర్షన్ అంటారు n2 n1క్రిటికల్ ln√ σl కాబట్టి ఎగువ స్థాయిలో దిగువ స్థాయి కంటే పెద్ద అణువుల సంఖ్య ఉండాలి అనే నిర్ణయానికి వచ్చాము మరియు లేజర్ చర్యను కొనసాగించడానికి అద్దం యొక్క ప్రతిబింబం మరియు ఈక్యావిటీ యొక్క పొడవు ద్వారా ఇవ్వబడిన వాటి మధ్య కనీస వ్యత్యాసం ఉండాలి ఇక్కడ ఉన్న అణువులు యాంప్లిఫైయర్లుగా పనిచేస్తాయి ఇప్పుడు n2 n1 సున్నా కంటే ఎక్కువ గా ఉండాలంటే ఖచ్చితంగా ఏమి చేస్తారు అనేది నేను తదుపరి ఉపన్యాసంలో చర్చిస్తాను ధన్యవాదాలు